పునఃస్వాగతం మేము ప్రాక్టీస్ ఇన్ ఎఫెక్టివ్ ఇంజనీరింగ్ టీచింగ్ కోర్సు చేస్తున్నాము మరియు మేము ఇప్పటివరకు వివిధ విభిన్న అంశాలను పరిశీలించాము ఈ రోజు మనం ఫ్లిప్డ్ క్లాస్రూమ్ అoటే ఏంటో తెలుసుకుందాము మీరు విషయాల యొక్క విస్తృత పథకాన్ని పరిశీలిస్తే ఇది కూడా యాక్టివ్ లెర్నింగ్ మరియు మొదలగునవి కానీ ఇది ఒక నిర్దిష్ట రకమైన యాక్టివ్ లెర్నింగ్ యాక్టివ్ లెర్నింగ్ అంటే విద్యార్థులు వారి అభ్యాస ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారని వారు నిష్క్రియాత్మక శ్రోతలు మాత్రమే కాదు వారు అభ్యాస ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు ఈ ఫ్లిప్డ్ క్లాస్రూమ్లో యాక్టివ్ లెర్నింగ్ ఒక ముఖ్యమైన అంశం కానీ డైనమిక్స్ చాలా భిన్నంగా ఉంటుంది అది ఏమిటో చూద్దాం ఫ్లిప్డ్ క్లాస్రూమ్ అంటే ఏమిటి ఇది ఇలాంటిదే ఒక రెగ్యులర్ క్లాస్రూమ్ ఉపన్యాసాల ద్వారా మెటీరియల్కి మొదటి ఎక్స్పోజర్ తరగతిలో జరుగుతుంది మరియు తరువాత నేర్చుకున్న పదార్థం యొక్క ఉపబలము ఇంటి వద్ద హాస్టళ్ళలో మరియు మొదలగున హోంవర్క్ ద్వారా వస్తుంది ఇది చాలా కాలం నుండి పనులు జరుగుతున్న విలక్షణమైన మార్గం మరియు ఫ్లిప్డ్ క్లాస్రూమ్ దాని వ్యతిరేకంగా ఉంటుంది ఈ సందర్భంలో ఉపన్యాసాలు లేదా సమానమైన వాటి ద్వారా మొదటిసారి వీడియోలు వెబ్ మెటీరియల్ ద్వారా ఇంట్లో జరుగుతాయి మరియు మొదలగునవి మరియు సాంప్రదాయకంగా మీకు హోంవర్క్ అని పిలుస్తారు మీకు తెలిసిన అభ్యాసం చర్చలు మరియు అలాంటివి చర్చలు అదనంగా ఉంటాయి అభ్యాసాలు మరియు విషయంతో విద్యార్థి నిమగ్నమవడం మరియు మొదలగునవి ఇది ఇప్పుడు తరగతి గదిలో జరుగుతుంది ఇది విషయాల యొక్క ఫ్లిప్డ్ స్వభావం మీరు ఆలోచిస్తున్నారని నేను వెంటనే ఊహించగలను ఇది నిజంగా ఎలా పని చేస్తుంది నా ఉద్దేశ్యం ఏమిటంటే వారు పదార్థానికి ఎలా గురవుతారు వారు అభ్యాసాలతో వస్తే తరగతి గదిలో ఎలా నిమగ్నమై ఉంటారు ఎంత మంది వ్యక్తులు ముందే పదార్థాన్ని ముందే చదవబోతున్నారు మరియు మొదలగునవి ఆ విషయాలన్నీ ఒక్కోక్కటిగా వాటిని నిర్వహించే మార్గాల ద్వారా చూద్దాం మేము మరింత ముందుకు వెళ్ళే ముందు ఇక్కడ ఇవ్వబడిన ఈ వీడియో ఫ్లిప్డ్ క్లాస్రూమ్ వీడియోను చూడటం మీకు సహాయపడవచ్చు ఇది ఫ్లిప్డ్ క్లాస్రూమ్ మంచి ఉదాహరణ ఇది ఫ్లిప్డ్ క్లాస్రూమ్ వాస్తవానికి ఏమిటి అది ఎలా జరుగుతుంది అనే దాని గురించి మీకు ఒక ఆలోచన ఇస్తుంది మరియు తరువాత మనం తిరిగి వచ్చి చూద్దాం నేను ఇక్కడ వీడియోను ప్లే చేయలేను కాని మీరు ఎప్పుడైనా వెళ్లి అందరికీ అందుబాటులో ఉన్న ఈ వీడియోలను చూడవచ్చు మీరు తరువాత ఆఫ్లైన్లోకి వెళ్లి చూడవచ్చు అని ఊహిస్తూన్నాను ఎరిక్ మజూర్ రాసిన వ్యాసం 2009 లో ప్రచురించబడిన అత్యంత ప్రసిద్ధ జర్నల్ సైన్స్లో ప్రసిద్ధ ఉపాధ్యాయుడు ఇది ఫ్లిప్డ్ గురించి కొన్ని ఆసక్తికరమైన అంతర్దృష్టులను అందించింది ఎరిక్ మజుర్ చాలా కాలం నుండి చాలా విభిన్నమైన పనులు చేసాడు 1991 లో అతను ఈ విషయాలను ప్రయత్నిస్తున్నాడని తెలిసింది కొంతమంది ఫ్లిప్డ్ క్లాస్రూమ్కి అతను కారణమని చెప్తారు కాని అతను చాలా భిన్నమైన కోణాల నుండి వచ్చాడు మరియు ఫ్లిప్డ్ క్లాస్రూమ్కి అతను కారణమని తెలుస్తోంది మేము అతని వీడియోలలో ఒకదాన్ని చూసాము ఆశాజనక మీరు కోఆపరేటివ్ గ్రూప్ లెర్నింగ్ సెషన్ లేదా అధ్యాయం కోసం సిఫారసు చేయబడిన అతని వీడియోలలో ఒకదాన్ని చూసారు ఆ వ్యక్తి అతనే భౌతిక కోర్సులో ఆ వీడియో మొదటి వ్యక్తి అతను ఎక్కడి నుండి వస్తున్నాడో అర్థం చేసుకోవడానికి 2009 లో సైన్స్ లో రాసిన కథనాన్ని చూద్దాం మీరు గ్రహించినట్లుగా అతను వివిధ కోణాల నుండి ఫ్లిప్డ్ క్లాస్రూమ్ యొక్క ఈ ప్రత్యేక అంశానికి వస్తున్నాడు ఇది ఇక్కడ జర్నల్ ఇది సైన్స్ లో విద్యలో ఒక దృక్పథం సైన్స్ లో ప్రచురించబడింది వీడ్కోలు ఉపన్యాసం ముఖ్యంగా బై బై ఉపన్యాసం భౌతిక శాస్త్ర ప్రొఫెసర్ ఉపన్యాసం నుండి తరగతి సమయంలో విద్యార్థులను డైనమిక్గా నిమగ్నం చేయడం మరియు వారు ఎలా నేర్చుకుంటారో మెరుగుపరచడం గురించి వివరించాడు అదే ఇక్కడ ఇవ్వబడింది నేను దీనిని ఎత్తి చూపాలి దానిలోని కొన్ని భాగాలను నేను చదువుతాను ఇది చాలా చక్కగా వ్రాసిన వ్యాసం నేను దానిలోని కొన్ని భాగాలను చదివాను ఆపై దాని గురించి లేదా ప్రేరణలు ఏమిటో మీరు అర్థం చేసుకుంటారు విద్య యొక్క చర్చలు నేను ఇక్కడ ఎక్కడో ప్రారంభిస్తున్నాను విద్య అంటే ఏమిటో మనకు తెలుసు అనే ఊహపై విద్య యొక్క చర్చలు సాధారణంగా ఊహించబడతాయి నా స్వంత అనుభవాలను వివరించడం ద్వారా మిమ్మల్ని ఒప్పించాలని నేను ఆశిస్తున్నాను నేను హోవార్డ్ విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్లకు పరిచయ భౌతికశాస్త్రం నేర్పడం ప్రారంభించినప్పుడు నా విద్యార్థులకు ఎలా విద్య నేర్పుతాను అని నేను ఎప్పుడూ అడగలేదు నా ఉపాధ్యాయులు చేసినట్లు నేను చేశాను ఉపన్యాసం ఇచ్చాను నేను ఇలానే ఒకరు నేర్చుకుంటారని అనుకున్నాను ప్రపంచంలో ఎక్కడైనా చూడండి మరియు మీరు విద్యార్థులతో నిండిన లెక్చర్ హాల్స్ మరియు ముందు భాగంలో ఒక బోధకుడు కనిపిస్తారు వారి పునరుజ్జీవనం మరియు శాస్త్రీయ విచారణ పుట్టుకకు ముందు నుండి విద్యకు ఈ విధానం మారలేదు నా కెరీర్ ప్రారంభంలో ఈ టీచింగ్ పద్ధతిలో ఏదో తప్పు జరిగిందని నాకు మొదటి సూచనలు వచ్చాయి కానీ నేను దానిని విస్మరించాను కొన్నిసార్లు వాస్తవికతను ఎదుర్కోవడం కష్టం నేను ఈ భాగాలను మాత్రమే చదవబోతున్నాను నేను టీచింగ్ ప్రారంభించినప్పుడు నేను లెక్చర్ నోట్స్ను సిద్ధం చేసి వారి నుండి నేరుగా నేర్పించాను అతను చేసినది ఇదే నేను ఇక్కడకు మారుతాను కొన్ని సంవత్సరాల తరువాత విద్యార్థులు సరైనవారని నేను కనుగొన్నాను విద్యార్థులు కొన్ని వ్యాఖ్యలు చేసారు మరియు విద్యార్థులు సరైనవారని ఆయన చెప్పారు అధిక ఉపన్యాసాలు ఉన్నప్పటికీ నా ఉపన్యాసం పనికిరాదు భౌతిక పాఠ్యాంశాల్లో ప్రారంభంలో ఒక సాధారణ పరిచయ భౌతిక కోర్సు యొక్క రెండు వారాలలో రెండు వస్తువుల మధ్య పరస్పర చర్యలో ఆబ్జెక్ట్ బి పై వస్తువు యొక్క శక్తి ఒక బి పై శక్తితో సమానంగా ఉంటుందని పేర్కొన్న లా ఒఫ్ యాక్షన్ చలన నియమాలు దీనిని కొన్నిసార్లు చర్య ప్రతిచర్య అని పిలుస్తారు ఒక రోజు కోర్సు మరింత సంక్లిష్టమైన విషయాలకు చేరుకున్నప్పుడు నా విద్యార్థులకు ఈ భావనపై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాను సాంప్రదాయ సమస్యలను చేయడం ద్వారా కాకుండా ప్రాథమిక కాన్సెప్షుల్ ప్రశ్నలను అడగడం ద్వారా ఇక్కడ క్రక్స్ వస్తుంది కానీ వాటిని ప్రాథమిక సంభావిత ప్రశ్నల సమితిని అడగడం ద్వారా ఉదాహరణకు ప్రశ్నలలో ఒకటి విద్యార్థులు భారీ ట్రక్ మరియు తేలికపాటి కారు ఢీకొన్నప్పుడు ఒకదానిపై మరొకటి ప్రయోగించే శక్తులను పోల్చడం అవసరం విద్యార్థులకు ఇలాంటి ప్రశ్నలను ఎదుర్కోవడంలో ఇబ్బంది ఉండదని నేను ఊహించాను కాని పరీక్ష ప్రారంభమైన ఒక నిమిషం తర్వాత నా ఆశ్చర్యానికి ఒక విద్యార్థి మీరు నాకు నేర్పించిన దాని ప్రకారం ఈ విషయాలు లేదా నేను సాధారణంగా ఆలోచించే విధానం ప్రకారం ఈ ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలి అని అడిగారు నా నిరాశకు గురైన విద్యార్థులకు కాన్సెప్షుల్ ప్రశ్నలతో చాలా కష్టమైంది ఏదో తప్పుగా ఉందని నాకు అప్పుడు అర్ధమవడం ప్రారంభమైంది మరియు మొదలగునవి సంబంధిత విషయాలను చదవనివ్వండి క్షమించండి ఈ వేదన కలిగించే ఆవిష్కరణ నుండి నేను ఈ సాంప్రదాయ సమాచార బదిలీ నమూనాను తలక్రిందులుగా చేయడం ప్రారంభించాను సమాచారాన్ని సేకరించే బాధ్యత ఇప్పుడు విద్యార్థుల భుజాలపై ఆధారపడి ఉంటుంది తరగతికి రాకముందు వారు తప్పక మెటీరియల్ చదవాలి కాబట్టి ఆ తరగతి సమయాన్ని చర్చలు పియార్ ఇంటర్యాక్షన్ మరియు ఇక్కడ చాలా శక్తివంతమైన విషయాలను సమీకరించటానికి మరియు ఆలోచించడానికి సమయం కేటాయించవచ్చు కాబట్టి తరగతి సమయాన్ని చర్చలు పియార్ ఇంటర్యాక్షన్ కేటాయించవచ్చు ఇది చాలా శక్తివంతమైనది మరియు సమీకరించటానికి మరియు ఆలోచించడానికి సమయం చెప్పడం ద్వారా టీచింగ్కి బదులుగా నేను ప్రశ్నించడం ద్వారా బోధిస్తున్నాను నేను ఇప్పుడు నా సమయాన్ని తరగతి సమయంలో చిన్న కాన్సెప్షుల్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ నిర్మిస్తాను నేను ఈ ప్రశ్నలతో సంక్షిప్త ప్రెజెంటేషన్లను ప్రత్యామ్నాయంగా బోధకుడు మరియు విద్యార్థుల మధ్య దృష్టిని మారుస్తాను ప్రశ్నలు ఒక నిర్దిష్ట అంశాన్ని గ్రహించడంలో విద్యార్థుల ఇబ్బందులను పరిష్కరిస్తాయి మరియు సవాలు చేసే అంశాల గురించి ఆలోచించడాన్ని ప్రోత్సహిస్తాయి ప్రశ్న వేసిన తరువాత నేను విద్యార్థులకు ఒకటి నుండి రెండు నిముషాలు ఆలోచించాను ఆ తర్వాత ప్రతి ఒక్కరూ ఒక్కొక్క జవాబుకు కట్టుబడి ఉండాలి క్లిక్కర్స్ అని పిలువబడే చేతితో పట్టుకున్న పరికరాలను ఉపయోగించి వారి సమాధానాలను సమర్పించడం ద్వారా వారు దీన్ని చేస్తారు మీరు ఇతర విషయాలను ఉపయోగించవచ్చు ఈ రోజుల్లో క్లిక్కర్ల కోసం విద్యార్థులు తమ సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోగల అనువర్తనాలు ఉన్నాయి మరియు మీరు దానిని మీ సిస్టమ్కు కనెక్ట్ చేయవచ్చు మరియు మీరు కంప్యూటర్ సిస్టమ్ కలిగి ఉంటే చూడవచ్చు ఈ పరికరాల యొక్క ప్రజాదరణ కారణంగా ఈ విధంగా అడిగిన ప్రశ్నలు ఇప్పుడు దాని క్లిక్కర్ ప్రశ్నలకు సూచించబడతాయి పరికరాలు సమాధానాలను నా కంప్యూటర్కు బదిలీ చేశాయి ఇది సమాధానాల పంపిణీని ప్రదర్శిస్తుంది ఇది వీడియోలో కూడా చూపబడుతుంది కోఆపరేటివ్ గ్రూప్ లెర్నింగ్ అధ్యాయం కోసం చూడమని సిఫార్సు చేసిన యూట్యూబ్ వీడియో పరికరాలు సమాధానాలను నా కంప్యూటర్కు బదిలీ చేస్తాయి ఇది సమాధానాల పంపిణీని ప్రదర్శిస్తుంది 35 శాతం నుండి 70 శాతం మంది విద్యార్థులు ఈ ప్రశ్నకు సరిగ్గా సమాధానం ఇస్తే వారి సమాధానాలను చర్చించమని మరియు వేరే సమాధానంతో తరగతిలో ఒకరిని కనుగొనమని వారిని ప్రోత్సహించమని నేను వారిని అడుగుతున్నాను ఇక్కడ వస్తున్న థింక్ - పైర్ - షేర్ అనే భావన మీకు కనిపిస్తుంది టీచింగ్ సహాయకులతో కలిసి ఉత్పాదక చర్చలను ప్రోత్సహించడానికి మరియు వారి ఆలోచనలకు మార్గనిర్దేశం చేయడానికి నేను విద్యార్థుల మధ్య తిరుగుతున్నాను అనేక నిమిషాల తోటి చర్చల తరువాత అదే ప్రశ్నకు మళ్ళీ సమాధానం చెప్పమని నేను వారిని అడుగుతున్నాను నేను సరైన జవాబును వివరిస్తాను మరియు విద్యార్థి సమాధానాలను బట్టి మరొక సంబంధిత ప్రశ్నను అడగవచ్చు లేదా వేరే అంశానికి వెళ్ళవచ్చు ఇది డైనమిక్గా మారింది మరియు విద్యార్థులు ఎంత అర్థం చేసుకున్నారు విద్యార్థులకు ఎంత కాన్సెప్ట్ అర్థం చేసుకున్నారు ఈ విధానం రెండు ప్రయోజనాలను కలిగి ఉంది ఇది విద్యార్థుల మనస్సులను నిరంతరం చురుకుగా నిమగ్నం చేస్తుంది మరియు ఇది చర్చించబడుతున్న విషయం యొక్క అవగాహన స్థాయి గురించి విద్యార్థులకు మరియు బోధకుడికి తరచూ మరియు నిరంతర అభిప్రాయాన్ని అందిస్తుంది మీరు ఈ కాగితాన్ని చదవగలరు అది మీకు అందుబాటులో ఉంది చివరకు నా తరగతిలో పొందిన ఈ సమానమైన డేటాను చదవనివ్వండి నేను ఇప్పుడు ఎక్కడో ఉన్నాను మీరు దీన్ని చదవగలరు నా తరగతిలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహోద్యోగుల తరగతులలో విస్తృతమైన అకాడెమిక్ సెట్టింగులు మరియు విస్తృత విభాగాలలో పొందిన డేటా విద్యార్థిపై మరియు ఇంటరాక్టివ్ లెర్నింగ్పై దృష్టి సారించే ఒక విధానంతో అభ్యాసం దాదాపు మూడు రెట్లు పెరుగుతుందని చూపిస్తుంది ఇది మేము దాటడానికి ప్రయత్నిస్తున్నారు దీనికి సాక్ష్యం సాక్ష్యం ఆధారిత మద్దతు ఉంది విద్యార్థులకు భావనల గురించి అపార్థాలను పరిష్కరించడానికి మరియు ఒక విభాగంలో కొత్త ఆలోచనలు మరియు నైపుణ్యాలను నేర్చుకోవడానికి కలిసి పనిచేయడానికి అవకాశం ఇవ్వబడుతుంది చాలా ముఖ్యమైనది విద్యార్థులు వివిధ రకాల సంభావిత మదింపులపై మెరుగ్గా పనిచేయడమే కాకుండా వారి సాంప్రదాయ ప్రోబ్లెమ్ సాల్వింగ్ నైపుణ్యాలను మెరుగుపరుస్తారు డేటా కూడా పరిచయ భౌతిక తరగతి గదిలో ఉన్న లింగ అంతరాన్ని తగ్గించడానికి అలాంటి ఇంటరాక్టివ్ ఎంగేజ్మెంట్ ఎలా సహాయపడుతుంది కాబట్టి ఇది 2009 లో ఉంది కాబట్టి సమాచార బదిలీ నుండి విద్య యొక్క దృష్టిని సరిదిద్దడం ద్వారా విద్యార్థులకు పదార్థం సమీకరించడంలో సహాయపడటం మరియు చివరకు హాస్యాస్పదంగా ఆయన చెప్పారు నా ఏకైక విచారం ఏమిటంటే ఉపన్యాసం చేయడానికి నా ప్రేమ కాబట్టి మీరు దీన్ని అంతర్గతీకరించడానికి రెండుసార్లు చదవాలనుకోవచ్చు ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం ఇది మేము చర్చించినది 2009 లో ప్రచురించబడిన జర్నల్ సైన్స్ లోని దృక్కోణాలలో ఉన్న చిన్న వ్యాసం మీరు బ్లూమ్స్ టాక్సానమీBloom's Taxonomy గురించి తెలుసుకున్నప్పుడు మీరు ఈ చిత్రాన్ని వేరే చోట నేను ఎక్కడో చూశాను ఇంతకుముందు ఈ చిత్రాన్ని సరిగ్గా చూపించలేదు ఇది చాలా తరచుగా ఉపయోగించాము ఇక్కడ ఇవ్వబడిన మూలం నుండి నేను తీసుకున్న ఈ ప్రత్యేక చిత్రo మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా బేసల్ స్థాయిని గుర్తుంచుకోవడం లేదా ఈ రోజుల్లో మనం వర్బ్లను రిమెంబర్అండర్స్టాండ్అప్లైఅనలైజ్ఎవాల్యూట క్రియేట్ బ్లూమ్స్ టాక్సానమీBloom's Taxonomy యొక్క వివిధ స్థాయిలు చాలా ఉపరితల స్థాయి నుండి లోతైన స్థాయి ఫ్లిప్డ్ లెర్నింగ్ సందర్భంలో ఇక్కడ ఏమి జరుగుతుందంటే బ్లూమ్స్ టాక్సానమీBloom's Taxonomy యొక్క దిగువ స్థాయిలు మీకు తెలిసిన రిమెంబర్ అంశాన్ని మరియు సమాచారాన్ని ఎక్కువగా గుర్తుంచుకుంటాయి మీరు కొంత సమాచారాన్ని గుర్తుంచుకోవాలి అది కవర్ అవుతుంది మరియు బహుశా కొంత స్థాయి అవగాహన ఇంట్లో ఉన్నప్పుడు అవి కవర్ చేయబడతాయి మొదటిసారి మెటీరియల్కి బహిర్గతమైనపుడు ఆపై వారు తరగతికి తిరిగి వస్తారు మరియు బ్లూమ్స్ టాక్సానమీBloom's Taxonomy యొక్క అధిక స్థాయిలు అప్లైఅనలైజ్ఎవాల్యూట మరియు మేము వారికి కొంత సమయం ఇస్తే బహుశా క్రియేట్ కూడా తరగతిలో సాధించవచ్చు మరియు అందువల్ల వికసించే వర్గీకరణ యొక్క అధిక స్థాయిలు తరగతిలో జాగ్రత్తలు తీసుకుంటారు మరియు బ్లూమ్స్ టాక్సానమీBloom's Taxonomy యొక్క దిగువ స్థాయిలు మొదటిసారిగా పదార్థానికి గురైనప్పుడు ఇంట్లో జాగ్రత్త తీసుకుంటారు ఫ్లిప్డ్ క్లాస్రూమ్ మొత్తం సూత్రం ఇది దీన్ని ఎలా చేయాలో కూలంకషంగా చూద్దాం దీనికి ముందు ఎరిక్ మజూర్ యొక్క వ్యాసంలో పేర్కొన్నట్లుగా చాలా అధ్యయనాలు లెర్నింగ్లో గణనీయమైన పెరుగుదలను చూపించాయి మరియు విద్యార్థుల నిమగ్నమవడం మరియు లెర్నింగ్లో ఫ్లిప్డ్ లెర్నింగ్ టెక్నిక్తో పెరుగుతుంది ఇది మన కోసం మొదటిసారిగా ప్రయత్నిస్తున్న వారు ఈ వ్యూహంతో సౌకర్యవంతంగా మారడానికి ముందు కోర్సు యొక్క కొన్ని సరిఅయిన భాగాలను ఫ్లిప్ చేయడం మంచిది మీరు మొదటిసారి ప్రయత్నించిన ఏ వ్యూహంలోనైనా ఇది ఎల్లప్పుడూ మంచి పని దానిలో కొన్ని భాగాలను చేయడం మంచిది ఉపన్యాసంలోని కొన్ని భాగాలలో దీనిని ప్రయత్నించండి మొత్తం ఉపన్యాసాన్ని పూర్తిగా కవర్ చేయవద్దు ఉత్సాహభరితమైన నిర్వాహకులు కొందరు దీనిని సిఫార్సు చేస్తారు అలా చేయడం అంత మంచిది కాకపోవచ్చు దానిలో కొన్ని భాగాలు చేయండి దానితో సుఖంగా ఉండండి మరియు నెమ్మదిగా దానిలోకి ప్రవేశించండి మరియు మొత్తం ఉపన్యాసాన్ని ఫ్లిప్పింగ్ అవసరం మీకు నిజంగా అనిపిస్తే ముందుకు సాగండి మరియు చేయండి మీరు దీన్ని చేయడంలో సౌకర్యంగా ఉంటారు కాని దానిలో కొన్ని భాగాలను మొదట చేయండి ముఖ్యమైన అంశాలు ఇవి నేను మాట్లాడుతున్న ఇబ్బందికరమైన వివరాలు తరగతి ముందు మొదటిసారి బహిర్గతం చేయడానికి నమ్మకమైన మార్గాలు ఉండాలి ఇది చాలా పెద్ద బాధ్యత బోధకుడు విద్యార్థులకు చాలా స్పష్టంగా ఉండాలి విద్యార్థులకు చాలా స్పష్టంగా కమ్యూనికేట్ చేయాలి సమాచారాన్ని ఎక్కడ కనుగొనాలి ఏ ఖచ్చితమైన విషయాన్ని చదవాలి మరియు బహుశా గుర్తుంచుకోవాలి అర్థం చేసుకోవాలి మరియు మొదలగునవి మరియు అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మేము దీని గురించి గజిబిజిగా ఉండలేము వెళ్లి చూడండి అని చెప్పడానికి ఒక పెద్ద టెంప్టేషన్ ఉంటుంది ప్రత్యేకతలు ఇవ్వకుండా వెళ్లి చదవండి మరియు అది నిజంగా చేయలేదు మీరు చాలా నిర్దిష్ట వీడియోను ఇవ్వాలి ఏమి కవర్ చేయాలో చాలా నిర్దిష్ట సమాచారం అది చాలా కీలకం ఉదాహరణకు వీడియో ఉపన్యాసాలు అవి స్వీయ ఉపన్యాసాలు కావచ్చు మీరు కొన్ని రికార్డ్ చేసి ఉండవచ్చు లేదా మీ స్వంతంగా యూట్యూబ్ ఛానెల్ కలిగి ఉండవచ్చని నా ఉద్దేశ్యం మీరు మీ ఇన్స్టిట్యూట్ ద్వారా కొన్ని వీడియోలను రికార్డ్ చేసి ఉండవచ్చు మీరు ఉపయోగించుకోవచ్చు లేదా మీరు మీతో ప్రామాణికమైన వాటిని ఉపయోగించవచ్చు URL ను చాలా స్పష్టంగా గుర్తించాలి అవి ఎన్పిటిఎల్ సోర్స్ నుండి లేదా ఖాన్ అకాడమీ నుండి కావచ్చు చాలా మంచి ఉపన్యాసాలు ఉన్నాయి ఎంఐటి ఓపెన్ కోర్స్వేర్ మరొక ఉదాహరణ ఎడ్ఎక్స్ కోర్స్రా ఇతర ఉదాహరణలు మరియు వీడియో నుండి ఈ రోజు మనకు అందుబాటులో ఉన్న చాలా విభిన్న వనరులు ఉన్నాయి ఉపన్యాస దృక్పథం ఇంట్లో విద్యార్థి యొక్క మొదటి ఎక్స్పోజర్ కోసం ఇది ఉపయోగించబడుతుంది కాని వారు ఏ ప్రత్యేక కోణాన్ని చూడాలి వారు ఏ ప్రత్యేక వీడియోను చూడాలి లేదా వారు చూడవలసిన వీడియోలోని ఏ ప్రత్యేక భాగాన్ని చాలా స్పష్టంగా పేర్కొనాలి మీరు చూస్తున్న సమాచారం ఈ రూపంలో అందుబాటులో ఉండకపోవచ్చు ఇది అందుబాటులో ఉంటే లేకపోతే దీనిని ఉపయోగించవచ్చు ఇది మీ స్వంత వీడియోను చక్కగా సృష్టించడానికి మీకు అవకాశం కోర్సు కోసం యూట్యూబ్ ఛానెల్ను నిర్వహించవచ్చు మరియు మీరు సృష్టించిన వీడియోలను అక్కడ ఉంచవచ్చు మరియు మొదటి ఎక్స్పోజర్ మెటీరియల్గా ఉపయోగించవచ్చు పాడ్కాస్ట్లు ఉపయోగించబడతాయి స్పష్టంగా గుర్తించిన అధ్యాయ విభాగాలతో పుస్తకాలు ఉపయోగించాలి కొంతమంది బోధకులు మీరు వెళ్లి ఈ పుస్తకాన్ని చదివి తిరిగి రండి అని చెప్పడం చాలా ప్రామాణికమైన అవసరం లేదా అనుభూతి మీరు వెళ్లి చెప్పండి ఈ అధ్యాయం ఈ ప్రత్యేక ఉపన్యాసం కోసం ఈ విభాగం మీరు తిరిగి సిద్ధం చేసి ప్రతి ఉపన్యాసం కోసం మీరు వారికి ఇవ్వాలి ఉపన్యాస సామగ్రిని కూడా వివిధ మార్గాల ద్వారా అందుబాటులో ఉంచవచ్చు మరియు ముఖ్యంగా ఇది చాలా నిట్టి గ్రీట్టి పరంగా చాలా ముఖ్యమైనది మీరు చదవడానికి మరియు రావాలని వారికి చెబితే ప్రపంచవ్యాప్తంగా సాధారణ అనుభవం నేను చాలా మందిని ఈ ప్రశ్న అడిగాను మీ విద్యార్థులలో ఎంతమంది మీ విద్యార్థుల శాతం ఎంతవరకు మీరు దానిని అనుసరించకపోతే వాస్తవానికి దాన్ని చదువుతారు కాబట్టి శాతం 10 శాతం నుండి 40 50 శాతం వరకు ఎక్కడైనా మారుతుంది అది ఉత్తమమైనది విద్యార్థులు విద్యార్థులే మరియు వారు తమ సమయాన్ని ఆప్టిమైజ్ చేయడానికి ప్రయత్నిస్తారు ఏమీ నొక్కకపోతే వారు విషయాన్ని చదవడం లేదు మరియు మీ మొత్తం వ్యూహం వారు పదార్థాన్ని చదవడం లేదు కాబట్టి కాలువలోకి వెళుతుంది అందువల్ల వారు చదివినట్లు నిర్ధారించడానికి సాధారణంగా పనిచేసేది వారికి తగిన ఇన్సెంటివ్ ఇవ్వడం తరగతికి ముందు వారు చదివిన వస్తువుపై ఉపన్యాసం ప్రారంభంలో ఒక చిన్న క్విజ్ ద్వారా సాధారణంగా చేయగలిగే తరగతికి ముందు మొదటి ఎక్స్పోజర్ ఉండేలా ఇన్సెంటివ్ ఇది సరిపోతుంది మరియు మీరు ఆ క్విజ్ల కోసం చివరి తరగతి లేదా అంతర్గత మార్కుల వైపు పది శాతం వెయిటేజీని ఇస్తే మీకు గ్రేడ్లు లేకపోతే మీకు విశ్వవిద్యాలయ వ్యవస్థ ఉంటే మీకు బాహ్య మరియు అంతర్గత మార్కుల రకమైన వ్యవస్థ ఉంటే అప్పుడు మీరు దీనికి అంతర్గత మార్కులను లింక్ చేయవచ్చు మరియు ఇది మీకు తెలిసిన అద్భుతాలు చేస్తుంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మార్కులు చాలా పెద్ద ప్రోత్సాహకం మీరు మార్కులలో పరీక్షలను నమ్మకపోయినా మీరు దీనిని ప్రోత్సాహకాలుగా ఉపయోగించవచ్చు కాబట్టి ఫ్లిప్డ్ క్లాస్రూమ్ సాంకేతికత ద్వారా అభ్యాసం మెరుగుపడుతుంది కాబట్టి యుజి తరగతులకు ఉత్తమ ప్రోత్సాహకం గ్రేడ్ లేదా అంతర్గత మార్కుల వైపు తగిన బరువుతో మార్కులు అనిపిస్తుంది మరియు సాధారణంగా తరగతి ప్రారంభంలో ఒక చిన్న క్విజ్ సరిపోతుంది తరగతి కార్యకలాపాలకు క్లియర్లీ ప్లాన్డ్ కానీ ఫ్లెక్సిబుల్ విధానాన్ని కలిగి ఉండటం మంచిది మీరు ఏమి చేయాలో మీకు తెలుసు కాని తరగతిలో ఏమి జరుగుతుందో పరిష్కరించడానికి మీరు స్థానికంగా మార్పు చేయాలి అంటే ఫ్లెక్సిబుల్ ఉండడం అంటే మీరు చేయడానికి ప్రయత్నిస్తున్నదాన్ని మీరు వదులుకోవాల్సిన అవసరం లేదు మీరు ఏదైనా తరగతి గదిలో పాయింట్ ఎ నుండి తరగతి గదిలో బి నుండి పాయింట్ వరకు మీరు ఉద్దేశిస్తున్నపుడు ఫ్లిప్డ్ క్లాస్రూమ్ బలవంతం చేయవలసిన అవసరం లేదు కానీ ఇక్కడ ఇది చాలా అవసరం అవుతుంది మీరు తరగతిలో ఇచ్చే అభ్యాసాన్ని ప్రోత్సహించే అభ్యాసాలపై దృష్టి పెట్టాలి సాధారణంగా బ్లూమ్స్ టాక్సానమీ అప్లై అనలైజ్ ఎవాల్యూట మరియు క్రియేట్ స్థాయిని పరీక్షించడం మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను జాగ్రత్తగా రూపొందించారు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు అవి ప్రభావవంతంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తగా సూత్రీకరణ అవసరం కానీ అవి పూర్తయిన తర్వాత మీకు చాలా మంచిది అనుబంధించబడినది బహుశా క్లిక్కర్ లేదా సమానమైన ఇన్పుట్తో మీకు పని చేయడానికి మెరుగైన డేటా తరగతి యొక్క మంచి దృశ్యం తరగతి యొక్క ఏ శాతాలు పొందుతున్నాయి మరియు మొదలైనవి కాబట్టి మీకు క్లిక్కర్ విషయం లేకపోయినా అది సిఫార్సు చేయబడింది మీకు మీ స్వంత మార్గాలను కాగితపు చిట్కాలపై వ్రాసి మీకు తిరిగి ఇవ్వవచ్చు అది సాంకేతిక సహాయం మాత్రమే మీకు క్లిక్కర్లు లేనప్పటికీ సెల్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవడానికి తగిన అనువర్తనాల కోసం మీరు సెటప్ చేయకపోయినా మరియు మొదలగునవి మీరు ఆ ఇన్పుట్ పొందడానికి కాగితపు చిట్కాలపై వ్రాసే పాత పద్ధతులను ఉపయోగించవచ్చు విషయం ఏమిటంటే పంపిణీలను పొందడానికి మీరు మరికొంత పని చేయవలసి ఉంటుంది ఇది ఆఫ్లైన్లో చేయవలసి ఉంటుంది తరగతి యొక్క అవగాహన స్థాయి ఆధారంగా చర్చా ప్రశ్నలను అనుసరించండి కార్యకలాపాలతో పాటు అనేక ఉపన్యాసాలను జాగ్రత్తగా ఉంచవచ్చు విద్యార్థులు ఆశాజనక విషయాలను ఎంచుకున్నారు కాని మీరు చిన్న ఉపన్యాసాల ద్వారా విషయాన్ని బలోపేతం చేయవచ్చు కొన్ని నిమిషాలు ఉండవచ్చు మరియు తరువాత కార్యకలాపాలకు వెళ్లండి మజూర్ వీడియోలో ప్రదర్శించబడిన పీర్ సూచన మీరు అలా చేయగలరు మీరు ఒక ప్రశ్నను సమర్పించవచ్చు మీకు ఇన్పుట్ ఇవ్వమని విద్యార్థులను అడగవచ్చు మరియు తరువాత వారి పొరుగువారి వైపు తిరగండి వారి సమాధానాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంటే వారితో మాట్లాడండి లేదా వారు చేయగలిగిన చర్చ ఆధారంగా వారి సమాధానాలను మార్చవచ్చు అలా చేయండి మరియు తద్వారా అభ్యాసం మెరుగుపరుస్తుంది ఇది థింక్ - పైర్ - షేర్ పద్ధతి పీర్ ఇన్స్ట్రక్షన్ పద్ధతి మజూర్ మాటల్లో చెప్పాలంటే ఇవన్నీ బాగా పనిచేస్తాయి చివరకు విద్యార్థుల అవగాహనను అంచనా వేయడం అవసరం తరగతి ప్రారంభంలో క్విజ్ నుండి వచ్చిన ఫలితాల విశ్లేషణ మీకు ఇన్పుట్ ఇవ్వాలి క్లిక్కర్ లేదా సమానమైన ఇన్పుట్ పద్ధతుల అనువర్తనాలు లేదా కాగితం యొక్క విశ్లేషణ మీకు కొంత మంచి ఇన్పుట్ ఇస్తుంది మరియు మీరు సహజ ఉపాధ్యాయులైతే లేదా బోధనలో మీకు సహజమైన నైపుణ్యం ఉంటే విద్యార్థుల కళ్ళు మరియు ముఖాలు ఉత్తమ ఇన్పుట్ మీరు వాటిని చదవగలిగితే ఇవన్నీ ముందు సాగినవి ఎవరికైనా సహజమైన నైపుణ్యం ఉందా లేదా ఆ ఇన్పుట్ పొందలేకపోతున్నారా అనేది ఇంతకుముందు చర్చించినది మీకు సహజమైన నేర్పు ఉంటే ఎప్పుడూ సందేహించకండి మీరు విద్యార్థుల కళ్ళు మరియు ముఖాలను చదవగలిగితే అది గొప్పదనం ఒక తరగతిలో ఆ విషయం కోసం నేను ఒక తరగతిని స్కాన్ చేస్తాను నేను ఒక భావనను ప్రదర్శిస్తాను నేను తరగతిని స్కాన్ చేస్తాను వారు నన్ను చూసే విధానం ద్వారా వారు అర్థం చేసుకున్నారో లేదో నాకు తెలుసు మీకు ఆ నైపుణ్యం ఉంటే దయచేసి దీన్ని ఉపయోగించండి దయచేసి ఈ పద్ధతులన్నింటినీ పెంచుకోండి కానీ ఆ నైపుణ్యం గురించి ఎప్పుడూ తక్కువ ఆలోచించకండి అది అత్యున్నత రూపం ఇంతటితో ముగిస్తున్నను మరియు మేము మళ్ళీ కలుసుకున్నప్పుడు మేము ల్యాబ్ కోర్సులను చర్చిస్తాము మళ్ళి కలుద్దాం